మానవ వనరుల నిర్వహణపై సెషన్ కు తిరిగి స్వాగతం మనం ఆర్గనైజ్డ్ లేబర్ గురించి మాట్లాడాము ఇప్పుడు మనం కార్మిక సంబంధాల ప్రక్రియను నిర్వహించడం అనే అంశానికి వెళ్తాము వ్యవస్థీకృత శ్రమ అంటే ఏమిటి కార్మిక సంబంధాలు అంటే ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడదాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం మళ్ళీ మూలాలు నేను ఉపయోగించినవి ఇవి రెండు పుస్తకాలు యూనియన్ ఆర్గనైజింగ్ మనం మునుపటి ఉపన్యాసంలో కార్మిక సంబంధాల ప్రక్రియ యొక్క మూడు రకాల నిర్వహణ గురించి మాట్లాడాము నేను మీకు పేర్లు ఇచ్చాను అవి ఏమిటో నేను మీకు చెప్పలేదు కార్మిక సంబంధాల ప్రక్రియను నిర్వహించడానికి మూడు మార్గాలు ఉన్నాయని నేను మీకు చెప్పాను కాబట్టి ఒకటి యూనియన్ సంస్థ యూనియన్ ఆర్గనైజింగ్ ప్రక్రియ అనేది ఉద్యోగులు యూనియన్తో కలిసి పనిచేసినప్పుడు తమను తాము ఒక సమన్వయ సమూహంగా ఏర్పరచుకోవడానికి జరుగుతుంది సంస్థలు ఉద్యోగులు కలిసిపోయి యూనియన్లను ఏర్పాటు చేసినప్పుడు అది సమిష్టి శ్రమ అని మీకు తెలుసు ఇది సామూహికంగా ఉద్యోగులు కలవడం మరియు సమిష్టిగా ఏర్పడటం కాబట్టి యూనియన్ అభ్యర్థన అనేది దీనికి సంబంధించిన సమస్యల పై ఉంటుంది ప్రజలు యూనియన్లను ఏర్పాటు చేసినప్పుడు వారు మొదట యూనియన్ ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి ప్రకటన చేయాలని కోరుకుంటారు వారు సభ్యత్వాన్ని అభ్యర్థిస్తారు వారు ఒక యూనియన్ ఏర్పాటు చేయబోతున్నారని ప్రజలకు చెబుతారు కాబట్టి మీరు వచ్చి మాతో చేరాలి ఇది ఎజెండా ఈ కారణంగానే మేము కలిసిపోతున్నాము ఇదే పరిష్కరించబడలేదు కాబట్టి యూనియన్ అభ్యర్థన అంటే సభ్యులు వచ్చి యూనియన్లో చేరడం దీని రెండవ భాగం యూనియన్ ఏర్పడటానికి సంస్థ యొక్క ఎన్నికల ముందస్తు ప్రవర్తన ఇప్పుడు ఒక యూనియన్ ఏర్పడబోతున్నప్పుడు సంస్థ అసౌకర్యంగా ఉంటుంది మరియు వారు కొన్ని పనులు చేయవచ్చు వారికి యూనియన్ అంగీకార వ్యూహం ఉంటే అది మంచిది కానీ వారు భయపడితే యూనియన్ ఏమి చేయవచ్చు లేదా యూనియన్ ఎందుకు ఏర్పడుతోంది అప్పుడు కొన్ని విషయాలు జరగవచ్చు ఈ విషయాలు జరిగే అవకాశం ఉంది రకరకాల విషయాలు జరగవచ్చు సంస్థ ఉద్యోగులను బెదిరించవచ్చు సంస్థ చెప్పవచ్చు సరే మీరు యూనియన్ ఏర్పాటు చేస్తే మేము మిమ్మల్నిఉద్యోగంలో వుంచుకుంటాం మేము మిమ్మల్ని తీసివేస్తాము మీరు యూనియన్ను ఏర్పాటు చేస్తే మేము మీకు ఈ ప్రయోజనాన్ని లేదా ఆ ప్రయోజనాన్ని ఇవ్వము కాబట్టి బెదిరింపులు ఉంటాయి మీకు తెలుసా మీకు తెలుసా కొంత ప్రతికూల అదనపుశక్తి వచ్చేఅవకాశం ఉంది అక్కడ కొన్ని అననుకూల పరిణామాలకు అవకాశం ఉంది అప్పుడు అక్కడ బెదిరింపు ఉంది బెదిరింపు అంటే ఎవరో మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎవరో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని మీకు తెలుసా మీ యూనియన్ మనుగడ సాగించదు కాబట్టి బెదిరించడం అంటే కొంచెం భిన్నంగా ఒకరిని బెదిరించడం బెదిరించడం అంటే అక్కడ కొన్నిభయంకరమైన పరిణామాలు ఉంటాయి బెదిరింపు అంటే మీరు ఎవరికైనా చెప్పండి యూనియన్ చాలా చిన్న ఫ్రై అని దాని నుండి ఏమీ బయటకు రాదు సంస్థ చాలా పెద్దది మరియు యూనియన్ ఏర్పడితే ఏమి జరుగుతుందో అని ప్రజలు కలత చెందుతారు కాబట్టి మీరు చెబుతారు సంస్థ చాలా సీనియర్ మరియు ఇది మీకు పనులు చేయగలదు మాకు తెలియదు ఏది ఇది ఏదైనా చేయవచ్చు ఇది చేయకపోవచ్చు ఏదో కాబట్టి మీరు బెదిరింపు అనుభూతి చెందుతారు మీరు ఒక రకమైన ఒత్తిడికి లోనవుతారు అప్పుడు వాగ్దానాలు ఉండవచ్చు సంస్థ ఒక సంస్థ దాని ఉద్యోగులు కలిసిపోతున్నారని తెలిస్తే అది ఒక యూనియన్ ప్రత్యామ్నాయ వ్యూహానికి వెళ్ళాలని నిర్ణయించుకోవచ్చు వారు యూనియన్ను ఏర్పాటు చేయకుండా ఉండడానికి మీ ఉద్యోగులను దూరంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు వారు వాగ్దానం చేయడం ద్వారా యూనియన్ ఏర్పాటు చేయకుండా మీ ఉద్యోగులను దూరంగా ఉంచడానికి లేదా ఉద్యోగులను ఒప్పించటానికి ప్రయత్నించవచ్చు ఏమిటి వారికి వాగ్దానం కొన్ని విషయాలు కొన్ని ప్రయోజనాలు కొన్ని సానుకూల ఉపబలాలు ఆ సంస్థలు చేయగల మరి కొన్నివిషయాలు సమావేశాల పై నిఘా కావచ్చు యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులు నిర్వహించిన సమావేశాలపై గూఢ చర్యం చేయాలని వారు నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు ఈ విషయాలు చట్టబద్ధమైనవి కాదా మీ యొక్క దేశీయ చట్టంతో మీరు తనిఖీ చేయవలసి ఉంటుంది మీరు నివసిస్తున్న మీ రాష్ట్ర చట్టంతో బహుశా దేశ చట్టంతో కూడా కాబట్టి నాకు చాలా ఖచ్చితంగా తెలియదు కానీ చాలా చక్కని చాలా సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి వాటి మధ్య ఏది చట్టబద్ధమైనవి మరియు ఏది కాదు నా ఉద్దేశ్యం ఈ సందర్భంలో చట్టం యొక్క చాలా సూక్ష్మ వివరణలు కాబట్టి మీ సంస్థ ఏదైనా చేయటానికి ప్రయత్నిస్తుంటే మీకు చట్టాన్ని తెలుసుకోవడం లేదా మీ కోసం చట్టం తెలిసిన వారిని ఈ విషయాల గురించి అడగడం చాలా ముఖ్యం లేదా మీ సంస్థ ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తే యూనియన్ ఏర్పాటు చేయడానికి చట్టబద్ధంగా చేయవలసిన దశలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి యూనియన్లను ఏర్పాటు చేయడంలో ఇతర అంశం లేదా ఇతర సమస్య ఏమిటంటే యూనియన్ అధికారులుగా ఓటు వేయగల అభ్యర్థుల అర్హతను నిర్ణయించడం కాబట్టి తాత్కాలిక కార్మికుడు సంస్థలో సభ్యుడిగా యూనియన్లో సభ్యుడిగా ఉండవచ్చని మీరు నిర్ణయించుకోవచ్చు అంటే ఈ తాత్కాలిక కార్మికుడి ప్రయోజనాలను యూనియన్ చూసుకోవచ్చు కానీ తాత్కాలిక కార్మికుడు యూనియన్ అధ్యక్షుడిగా కార్యదర్శిగా లేదా ఆఫీసు బేరర్గా ఉండకూడదు కాబట్టి అలాంటి కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు యూనియన్ అధ్యక్షుడిగా తాత్కాలిక కార్మికుడిని కలిగి ఉండటం మీకు మంచిది అది కూడా మంచిది కానీ కొంతమందికి ఇది సరే నచ్చకపోవచ్చు కాబట్టి మీరు చెప్పవచ్చు సరే సంస్థలో ఎవరైనా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తే యూనియన్ నాయకత్వం కోసం పోటీ చేయవచ్చు కానీ యూనియన్లో చేరాలని కోరుకునే ఎవరికైనా ప్రయోజనాలు ప్రాతినిధ్యం వహిస్తాయి వారు ఆఫీసు బేరరా కాదా కాబట్టి మీరు లేదా యూనియన్ సభ్యులు ఆ యూనియన్లో ఆఫీసు బేరర్లు వుండటానికి ఎవరికి అర్హత వుంది లేదా ఎవరు అర్హులు కాగలరో నిర్ణయించాల్సిన అవసరం ఉంది మరొక మార్గం దీనిలో కార్మిక సంబంధాలను సామూహిక బేరసారాలుగా చెప్పవచ్చు సామూహిక బేరసారాలు అనగా యజమాని మరియు ఉద్యోగుల బృందం మధ్య చర్చలను కలిగి ఉండటం తద్వారా ఉపాధి పరిస్థితులను నిర్ణయించటం సామూహిక బేరసారాల కోసమే యూనియన్లు ఏర్పడతాయి ఎక్కువ మొత్తంలో బేరమాడుట ఈ పదాన్ని రెండు పదాలుగా విభజిద్దాం ఈ పదబంధం ఈ పదం రెండు పదాల కలయక కాబట్టి ప్రజలు ఒకచోట చేరతారు మరియు బేరం చేస్తారు అప్పుడు ఆ సమిష్టి యూనిట్ తరపున పనులు పూర్తి చేయడానికి చర్చలు జరపడం మరియు మనం యూనియన్లు గురించి మాట్లాడేటప్పుడు మనం కార్మికసంబంధాల గురించి మాట్లాడేటప్పుడు మనం కార్మిక సమిష్టి గురించి మాట్లాడేటప్పుడు కార్మిక సమిష్టి యొక్క ప్రాధమిక ఆందోళన ఉపాధి పరిస్థితులను నిర్ణయించడం నిర్ధారించడం అందరు ఉద్యోగులకు ఉపాధి పరిస్థితులు సౌకర్యవంతంగా న్యాయంగా ఉన్నాయని నిర్ధారించడం ఇందులో కొన్ని సమస్యలు ఒకటి బేరసారాల ప్రవర్తన మంచి విశ్వాసం గల బేరసారాలు అంటే విభేదాలు తలెత్తినప్పుడు కూడా ఇతర పార్టీతో సహేతుకంగా వ్యవహరించడం అంటే ఎవరైనా వచ్చి చెబితే మీరు టేబుల్ చుట్టూ కూర్చున్నారు సంస్థకు కొద్దిమంది ప్రతినిధులు ఉన్నారు మరియు యూనియన్ యొక్క కొంతమంది ప్రతినిధులు ఉన్నారు మరియు మీరందరూ కలిసి కూర్చున్నారు మరియు ఉదాహరణకు మీరు చెప్పేది మాకు సరసమైన గృహాలు కావాలి ప్రతి ఉద్యోగి బస చేయడానికి ఒక స్థలం ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ పని మాకు నివాసయోగ్యమైన ఇళ్ళు మేము పనిచేస్తున్న ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడో ఒక చోట ఇవ్వాలి మరియు ఫ్యాక్టరీ యజమానులు మాకు తగినంత భూమి లేదు అని అంటారు మరియు యూనియన్ సభ్యులు మేము ఒప్పుకోము అంటారు మేము చాలా దూరం నుండి వస్తున్నాము ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం మేము పని చేస్తాము మాకు ఎనిమిది గంటల షిఫ్ట్ ఉంది కొన్నిసార్లు మేము రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పని చేస్తాము మాకు నిద్రించడానికి ఒక స్థలం కావాలి మా కుటుంబాల కోసం మాకు దగ్గరగా ఉండటానికి మీరు ఏర్పాట్లు చేయాలి కాబట్టిఆ వ్యక్తులు అంటున్నారు కానీ చోటు లేదు మాకు భూమి లేదు కాబట్టి మీకు తెలుసా కాబట్టి నా ఉద్దేశ్యం ఇది ముందుకు వెనుకకు జరుగుతోంది మరియు అక్కడ ప్రతిష్ఠంభన వస్తుంది చివరిసారిగా మేము చర్చిస్తున్నట్లుగా ఒక ప్రతిష్టంభన ఉంది మరియు మీరు చర్చకు వెళ్ళే ఒక దశకు చేరుకుంటారు మరియు రెండూ సరైనవి ఎవరో లేచి ఎదుటి వ్యక్తిని కొడతారని దీని అర్థం కాదు మీరు చెబుతారు సరే విభేదించడానికి అంగీకరిద్దాం మరియు సంయుక్తంగా ఒక పరిష్కారం కనుగొందాం కాబట్టి దీనిని మంచి విశ్వాస బేరసారాలు అంటారు విభేదించడానికి అంగీకరించడం తెలుసుకోవడం ఇతర పార్టీ దృక్పథాన్ని అర్థం చేసుకోవడం కూడా మరియు మీరు చెబుతారు సరే మీరు మాతో ఏకీభవించరు మిమ్మల్ని ఒప్పించడానికి మేము వేరే మార్గాన్ని కనుగొంటాము కానీ మనం హింసాత్మకంగా మారబోము మేము దూకుడుగా వుండము మేము దుర్వినియోగం చేయము మేము వ్యక్తిగతంగా తీసుకోము కాబట్టి వీటిని మంచి విశ్వాసం బేరసారాలు అంటారు మీరు బేరమాడతారు మీరు చర్చిస్తారు మీరు వాదిస్తారు మీరు చర్చించడం తార్కిక అంశాలపై మాత్రమే ఇక్కడ రెండవ సమస్య ఏమిటంటే వ్యూహాన్ని ఉపయోగించి బేరసారాలు మీరు ఎలాంటి వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారు పంపిణీ లేదా సమగ్ర మరియు మేము దీని గురించి ఒక నిమిషం లో మాట్లాడుతాము అది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు ఏ వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారు ఇతర సమస్య ఇక్కడ బేరసారాల విషయాలు మీరు దేని గురించి మాట్లాడతారు ఉద్యోగులు మరియు సంస్థ ఇద్దరికీ ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడటం అనేది అనువైనది ఇది ఎల్లప్పుడూ సహాయపడుతుంది ప్రధానంగా వేతనాలు పని గంటలు మరియు ఉపాధి పరిస్థితులు ఒకవేళ మీరు ఈ విషయాల గురించి మాట్లాడకపోతే అది తగినంత గంభీరంగా పరిగణించబడకపోవచ్చు లేదా ఈ విషయాలు ఒక ఉద్యోగి యూనియన్ మరియు సంస్థ మధ్య చర్చించేందుకు తగినవిగా పరిగణించబడకపోవచ్చు బేరసారాలలో ప్రతిష్టంభన ప్రతిష్టంభన అనగా డెడ్ ఎండ్స్ లేదా పరిష్కరించబడని సమస్యలు అవి పరిష్కరించబడవు కాబట్టి మీరు పరిష్కారం లేని ముగింపుకు చేరుకుంటారు మీరు ప్రతిష్ఠంభనకు చేరుకుంటారు మీరు చెప్పేది ఏమిటంటే మీరు రెండు పార్టీలు చర్చలు జరపలేని స్థితికి చేరుకుంటారు మరియు వారు చెప్పేది ఏమైనా అతివ్యాప్తి లేదు ఆ దశను ఒక ప్రతిష్టంభన అంటారు కానీ దీనిని I M P A S S E సరే అని పిలుస్తారు బేరసారాలు మర్యాద చాలా చాలా ముఖ్యమైనది మీరు బేరసారాలు చేస్తున్నప్పుడు ఎవరితోనైనా మీరు వేరే బేరసారాల బృందంతో మర్యాద గా ప్రవర్తించాలి కార్మిక సంఘం ప్రతినిధులు వస్తారు టేబుల్ చుట్టూ కూర్చుంటారు వారికి ఒక గ్లాసు నీరు అందించండి వారికి టీ ఆఫర్ చేయండి వారికి స్నాక్స్ అందించండి మరియు చెప్పండి ఇపుడు చల్లగా ఉంది మనందరం ఒక కప్పు టీ తీసుకుందాం ఆపై ఈ సమస్యల గురించి మాట్లాడదాం మీకు తెలుసు కాబట్టి మీరు కనీసం మీరు ఒకరినొకరు గౌరవంగా చూసుకోవాలి మరియు నేను ఇక్కడ కొన్ని హిందీ పదాలను ఉపయోగించబోతున్నాను ఇది మళ్ళీ అర్థం కాని ప్రజలకు పెద్ద సమస్య కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను చాలా మంది పెద్ద సంఖ్యలో శ్రోతలు భారతదేశంలో నేను చెబుతున్నదాన్ని అనుసరిస్తారు కాబట్టి నేను హిందీ పదాలను ఉపయోగించడం యొక్క స్వేచ్ఛను తీసుకోబోతున్నాను మరియు దీని అర్థం మీరు TU అనే పదాన్ని ఉపయోగించరు మీకు తెలుసా హిందీలో మనకు మూడు మార్గాలు ఉన్నాయి మరొక వ్యక్తి ఇది TU TUM మరియు AAP కాబట్టి ఆప్ ఇది చాలా లాంఛనప్రాయమైన అత్యంత గౌరవప్రదమైన మీరు అని చెప్పే మార్గం ఆప్ మాట్ ఆప్ యేసా మాట్ కహియే ఆప్ కి బాట్ హమ్ నహీ మాన్ సాక్టే మీకు తెలుసు కాబట్టి దయచేసి ఈ విషయం చెప్పకండి మీరు ఈ విషయం చెప్పకూడదు మేము మీ మాట వినలేము కానీ ఎప్పటికీ TU స్థాయికి వెళ్లవద్దు అది చాలా అగౌరవంగా చాలా మొరటుగా మారుతుంది TU చాలా అనధికారికమైనది కొన్నిసార్లు మీరు మీరు అనే పదాన్ని ఉపయోగించడం సరళమైన మార్గం ఇతర బేరసారాల బృందంతో స్నేహపూర్వకంగా ఉండటం ద్వారా స్వరాన్ని సరైన స్థితిలో వుంచండి వారు ఎక్కడ నుండి వస్తున్నారో మీకు అర్థమయిందని వారికి తెలియజేయండి ఉద్యోగి యూనియన్ ప్రతినిధులుగా మీరు మీ జీవన వనరులను మీకు ఇచ్చే ఫ్యాక్టరీని అన్యాయం చేయటం లేదు అని సంస్థకు తెలియజేయడం అనేది మీకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది అది మీరు బ్రతకడానికి మీకు డబ్బు ఇస్తోంది ఏదైనా విచ్ఛిన్నం చేయడానికి మీరు ఇక్కడ లేరు మీరు గరిష్ట ప్రయోజనం పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ మీరు దేనినీ నాశనం చేయడానికి కాదు కాబట్టి మీరు స్నేహంగా ఉండాలి దయచేసి ఒకరి దృష్టికోణాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి జట్టు సంఘీభావం కొనసాగించండి కాబట్టి మీరు మీ బృందంతో సమగ్రతను కొనసాగించాలి మీరు ఎవరి వైపు ఉన్నారో మీరు తెలుసుకోవాలి మరియు మీరు ఒకే స్వరాన్ని కలిగి ఉండాలి యూనియన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు వ్యక్తులు ఉంటే ఆరుగురు యూనియన్ వైపు ఉండాలి మేనేజ్మెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు వ్యక్తులు ఉంటే ఆరుగురు మేనేజ్మెంట్వైపు ఉండాలి మీరు ఒక నిమిషం అదుపు తప్పితే నేను చెప్పడం లేదు మీరు ఇతర పార్టీతో అంగీకరించకూడదు కానీ నిర్ణయాల విషయానికి వస్తే సరే మేము మా బృందంతో చర్చిస్తాము ఇది ఎల్లప్పుడూ చెప్పడానికి సహాయపడుతుంది మేము దీనిని మాలో మేము చర్చిస్తాము మరియు మేము మీ వద్దకు తిరిగి వస్తాము నిర్ణయం తీసుకునే బదులుగా మీ బృందం అంగీకరించకపోవచ్చు కష్టమైన బేరసారాల సమస్యలను పరిష్కరించడానికి గ్రౌండ్ రూల్స్ఏర్పాటు చేయండి చెప్పినంతవరకు ఇండ్లకు సంబంధించినది వేతనాలు డబ్బు ఒక ఉద్యోగంలో ఎంత డబ్బు మీరు సంపాదిస్తారు వేతనాలకు సంబంధించినంతవరకు కొన్ని విధానాలు కొన్ని నిర్దేశించబడినవి కొన్ని నిర్ణయించబడినవి ఇవి ఎల్లప్పుడూ సహాయపడతాయి కాబట్టి మీరు చేయగలరని మీకు తెలుసా కాబట్టి మీరు సరే ఈ నియమం ప్రకారం ఇదే మేము చేయగలం అని చెబుతారు కొన్ని సంఖ్యలను చూద్దాం స్ప్రెడ్షీట్లను చూద్దాం కాబట్టి మీరు చిన్నగా గాలిలో మాట్లాడకూడదు దయచేసి కొన్ని గ్రౌండ్ రూల్స్ వేయండి మరియు ఈ అంశాలతో పూర్తిగా తర్కం ఆధారంగా వ్యవహరించండి ప్రతికూల భావోద్వేగాలను అదుపులో ఉంచండి మనందరికీ కోపం వస్తుంది మనమందరం కలిగివున్నాం లేదా చేయగలము మనమందరం రెచ్చగొట్టగలం మనమందరకీ కోపం పెరిగే అవకాశం వుంది మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అనేది ఎల్లప్పుడూ మనకు సహాయపడుతుంది మరియు దయచేసి నిశ్శబ్దతను పాటించండి నిశ్సబ్దంగా ఉండండి అప్పుడు మీరు చెప్పబోయేది జరుగుతున్న చర్చల్లో ఎలాంటి తేడాలకు దారితీయదు బేరమాడే శక్తి మనము బేరమాడే శక్తి గురించి మాట్లాడుతున్నాము మీరు ఉపయోగించగల కొన్ని వ్యూహాలు పంపిణీ బేరసారాలు చర్చలలో మీ ప్రతివాదిని ఒప్పించే దానిపై దృష్టి పెడితే మీ నిబంధనలతో మీతో విభేదించే విధానాల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మీతో విభేదిస్తే వారు ఓడిపోతారు పంపిణీ బేరసారాలు ఒక వైపు గెలుపు మరొక వైపు ఓటమి దీనితో మీరు పరస్పర ప్రయోజనం సాదించగలిగే మార్గం లేదు కాబట్టి ఒక పార్టీ గెలవవలసి ఉంటుంది మరొక పార్టీ ఓడిపోవలసి ఉంటుంది శ్రామికులు పంపిణీ బేరసారాలప్రక్రియను ఎపుడు ఉపయోగిస్తారంటేవారు సుదీర్ఘ సమ్మెను కొనసాగించటానికి సుముఖంగా ఉన్నారని కొనసాగించగలరని ఇది సంస్థ యొక్క లాభాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది మరియు దాని పోటీదారులకు వ్యతిరేకంగా సంస్థ యొక్క స్థానాన్ని బలహీనపరుస్తుంది అని నిర్వహకులను ఒప్పించడానికి ప్రయత్నించినపుడు మీరు మాతో ఏకీభవించకపోతే మేము సమ్మెకు వెళ్తాము అని కార్మిక సంఘాలు చెప్తాయి పెద్ద ఒప్పందం కానీ మీరు చిన్నగా గాలిలో చెప్పలేరు మీరు మీ ఉద్యోగులు ఎక్కువ కాలం ఎటువంటి జీతాలు లేకుండా ఉండగలరని ఖచ్చితంగా భావించినపుడు మాత్రమే ఆ విధంగా చెప్పగలరు నిర్వాహకులు పంపిణీ బేరసారాల ప్రక్రియను ఎపుడు ఉపయోగిస్తారంటే వారు యూనియన్ సభ్యులకన్నా చాలా బాగా సుదీర్ఘ సమ్మెను కొనసాగించగలరని సభ్యులు చెల్లింపుల అవసరం లేకుండా జీవించవలసి ఉంటుంది అని యూనియన్ను ఒప్పించటానికి ప్రయత్నించినప్పుడు కాబట్టి మీరు చెప్పండి సరే మేము సమ్మెకు వెళ్తాము నిర్వాహకులు చెప్తారు సరే వెళ్లి సమ్మె చేయండి మీరు సమ్మెకు వెళితే నా లాభాలకు తేడా ఉండదు నన్ను నేను నిలబెట్టుకోగలను పట్టింపు లేదు మీరు సమ్మెకు వెళతారు నేను నా కుటుంబంతో విహారయాత్ర చేస్తాను మరియు సమ్మెతో పూర్తిగా మీ పని అయిపోయిందన్నపుడు నేను తిరిగి వస్తాను మరియు మీ డబ్బు అయిపోయినప్పుడు మరియు మీరు తిరిగి పనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో మీరు అవసరం అంటే అదే పంపిణీ బేరసారాలు సుదీర్ఘ సమ్మెకు అయ్యే ఖర్చును భరించడానికి యూనియన్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు అని వారు విశ్వసించినప్పుడు పంపిణీ బేరసారాల వ్యూహాన్ని యూనియన్ నాయకులు కూడా అవలంబించవచ్చు సంస్థకు హాని కలిగించే తీవ్రమైన ఆర్థిక నష్టం దీనికి ఒక కారణం కావచ్చు కాబట్టి యూనియన్ సభ్యులు మనుగడ సాగించగలరని యూనియన్ నాయకులు ఖచ్చితంగా భావించినపుడు యూనియన్ సభ్యులను సుదీర్ఘ సమ్మెకు వెళ్దామని ఒప్పించటానికి ప్రయత్నించవచ్చు సమగ్ర బేరసారాలు అనేది మీ నిబంధనలను అంగీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయని చర్చలలో మీ ప్రతివాదిని ఒప్పించే దృష్టిని సూచిస్తుంది కాబట్టి ఇది ఒక గెలుపు గెలుపు పరిస్థితిని సూచిస్తుంది ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు రెండు పార్టీలు ఒక ఒప్పందానికి రావచ్చు మరియు ఒకరికొకరు ప్రయోజనం పొందవచ్చు అప్పుడు మనం సమగ్ర బేరసారాల కోసం వెళ్తాము కొన్ని మార్గదర్శకాలు ఏమనగా ఇతర సంధానకర్తల నిజమైన అవసరాలు మరియు లక్ష్యాలు మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మేము ఉచిత సమాచార ప్రవాహాన్ని సృష్టించడానికి ప్రయత్నించాము ఎందుకంటే మేము ఒకరికొకరు ప్రయోజనం పొందబోతున్నాము ఇది ఎల్లప్పుడూ మీ వనరుల గురించి మరియు మీ పరిమితుల గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడానికి సహాయపడుతుంది పార్టీల మధ్య సారూప్యతను పెద్దది చేసి తేడాలను తగ్గిస్తుంది కాబట్టి చెప్పండి సరే ఇవి విషయాలు వీటిని మేము అంగీకరిస్తున్నాము కాబట్టి లబ్ది యొక్క పరిమాణాన్ని విస్తరించడానికి ప్రయత్నించండి ఇరు పక్షాల ధ్యేయాలు మరియు లక్ష్యాలు రెండింటినీ తీర్చగల పరిష్కారాల కోసం శోధించండి కాబట్టి పరిష్కారాల కోసం చూడండి మరియు మీ ప్రత్యామ్నయాల పరిధిని పెంచడానికి మీరు ప్రయత్నించండి మీ ఎంపికల శ్రేణిని పెంచడానికి మీరు ప్రయత్నించండి మరియు కొన్ని సారూప్యతలు అన్వేషించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు సాధారణ పరిష్కారాల పరిధిని విస్తరిస్తే ఇది సమగ్రమైన బేరసారాల ఉపయోగం కోసం వెళ్ళడానికి రెండు పార్టీలకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది ఇతర సంధానకర్తల ప్రతిపాదనలకు అనువైన ప్రతిస్పందనలను అభివృద్ధి చేయండి సమగ్ర బేరసారాల కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా కఠినంగా ఉండకూడదు ఇతర పార్టీ ఏమి చెబుతుందో తెలుసుకోవడం అనేది ఎల్లప్పుడూ సహాయపడుతుంది మరియు ఈ ఒప్పందం నుండి ఒకరు ఏమి కోరుకుంటున్నారో అది కొంచెం సరళంగా ఉండాలి మేము బేరం చేసే కొన్ని విషయాలు తప్పనిసరి బేరసారాల అంశాలు అనగా యూనియన్ మరియు నిర్వాహకులు ఇరువురు ప్రాథమికంగా పరిగణించబడే సంస్థ యొక్క కార్మిక సంబంధాలు వేతనాలు ఉపాధి పరిస్థితులు మొదలైనవి సామూహిక బేరసారాల సమయంలో రెండు పార్టీలు అలా చేయడానికి అంగీకరించినట్లయితే అనుమతించదగిన బేరసారాల విషయాలు చర్చించబడవచ్చు కానీ ఈ అంశాలపై బేరం కుదుర్చుకోవడానికి ఏ పార్టీ కూడా బాధ్యత వహించదు కాబట్టి మేము వేతనాల గురించి మాట్లాడాలనుకుంటున్నామని కార్మిక సంఘం చెబితే సంస్థ ఈ ఒక్క అంశం పై కాదని చెప్పటానికి లేదు మరోవైపు కార్మిక సంఘం ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉంటే మేము ప్రయోజనాల గురించి మాట్లాడాలనుకుంటున్నాము అని వారు కూడా చెప్తారు మేము బోనస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము సంస్థ ఎల్లప్పుడూ చెప్పగలదు అవును మనం బోనస్ గురించి మాట్లాడవచ్చు ఈ రోజు మాత్రం కాదు కొంతకాలం తరువాత దీని గురించి మాట్లాడుదాం కానీ ప్రాథమిక సదుపాయాల విషయానికి వస్తే ఉపాధి పరిస్థితులు షాపు అంతస్తులో గట్టి టోపీలు కలిగి ఉండటం మీకు తెలుసు రక్షిత చేతి తొడుగులు షాపు అంతస్తులో రక్షణ గేర్ వంటివి అప్పుడు సంస్థ నిర్వాహకులు కాదని చెప్పటానికి లేదు చట్టవిరుద్ధమైన బేరసారాల అంశాలు అనగా కనీసం ఒక పార్టీ అయినా వారి హక్కుల ఉల్లంఘనగా లేదా వారి ఉనికికి హానికరమని భావించే అంశాలు మరియు చట్టం నిర్ణయించిన అన్యాయమైన కార్మిక ఆచారాలు కాబట్టి పక్షపాతం వివక్షత ఇవన్నీ చట్టవిరుద్ధమైన బేరసారాలు కార్మిక సంఘం ద్వారా వాస్తవానికి అధికారిక నేపధ్యంలో మాట్లాడకూడదు బేరసారాలలో ప్రతిష్టంభన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తప్పనిసరి సమస్యలపై పార్టీలు అంగీకారానికి రాలేకపోతే బేరసారాలలో వారు ప్రతిష్టంభనకు చేరుకుంటారు ప్రతిష్టంభన అనేది కొనసాగుతున్న పరిష్కరించబడని సమస్య ఇక్కడ ఒక డెడ్ ఎండ్ ఉంది మరియు కొనసాగుతున్న పరిష్కరించని ప్రతిష్టంభన సమ్మెకు దారితీస్తుంది కొన్ని రకాల సమ్మెలు వివిధ రకాల సమ్మెలు మీకు సానుభూతి సమ్మె ఉండవచ్చు ఒక యూనియన్ మరొక యూనియన్కు మద్దతు ఇవ్వడానికి పరిశ్రమలో వారు సమస్యతో ప్రత్యక్షంగా ప్రభావితం కాకపోయినా సంఘీభావం చూపించడానికి సమ్మెకు దిగినప్పుడు కొంచెం సంఘీభావం చూపించడానికి కాబట్టి బహుశా ఒక హోటల్ ఉద్యోగి ఒక హోటల్ ఉద్యోగులు సమ్మెకు దిగారు ఎందుకంటే వారికి సరైన చికిత్స లేదు లేదా వారికి ఎక్కువ పని గంటలు ఉన్నాయి మరియు అదే ప్రాంతంలోని మరొక హోటల్ వారితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంటుంది వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది మరియు నా ఉద్యోగులు కూడా పనిచేయరు అని చెప్పారు లేదా ఒక ఆసుపత్రి సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది మరియు మరొక ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్లు మరొక ఆసుపత్రిలో మా ప్రయోగశాలలలో రక్షణ గేర్ ఇవ్వబడటం లేదని చెప్పారు కాబట్టి మేము కూడా సమ్మెకు వెళ్తాము అయినప్పటికీ మా నిర్వాహకులు మాకు మద్దతు ఇస్తారు కానీ మేము వారికి మద్దతు చూపించడానికి దీనిని చేస్తున్నాము కాబట్టి తద్వారా మా ఉన్నతాధికారులు వారి యజమానులను ప్రభావితం చేయవచ్చు కాబట్టి వారికి అవసరమైనది వారు పొందగలరు ఆర్థిక సమ్మె అంటే జీతం మరియు ప్రయోజనాలతో సహా పరిహారంపై సమ్మె చాలా సులభం మీకు చాలా తెలుసు ఇది స్వీయ వివరణాత్మకమైనది మీకు తగినంత జీతం లభించకపోతే ఉద్యోగులు సమ్మెకు మొగ్గు చూపుతారు వారు అధిక జీతాలు మరియు ప్రయోజనాలకై డిమాండ్ చేస్తారు క్రూరమైన సమ్మె వారి సహోద్యోగులలో ఒకరికి వ్యతిరేకంగా నిర్వాహకులు క్రమశిక్షణా చర్య తీసుకుంటే కార్మికులు కోపంగాఉండి ఆకస్మికంగా పని నిలిపివేయడాన్ని సూచిస్తుంది కాబట్టి క్రూరమైన సమ్మె అనేది ఒక వ్యక్తి సంస్థచేత క్రమశిక్షణతో ఉంచబడటాన్ని సూచిస్తుంది మీకు తెలుసు అప్పుడు ఇతర కార్మికులు ఈ ఉద్యోగికి మద్దతును చూపించడానికి సమ్మెకు వెళతారు లాకౌట్ అంటే యజమాని బేరసారాల ప్రతిష్టంభనకు ముందు లేదా ఆ సమయంలో అసాధారణమైన ఆర్థిక ఇబ్బందుల నుండి తమను తాము రక్షించుకోవడానికి సమ్మె సమయంలో క్లిష్టమైన పదార్థాలు నాశనం అయ్యేట్లు ఉన్నపుడు తమ కార్యకలాపాలను మూసివేయడము ఇప్పుడు లాకౌట్ అనేది సంభావ్య సమ్మెకు యజమాని యొక్క ప్రతిస్పందన సమ్మె అంటే మీకు తెలుసు ఉద్యోగులు తలుపులకు తాళం వేసి వారి స్వంత తాళాన్ని తలుపు మీద వేసుకుని మేము ఫ్యాక్టరీలోకి ప్రవేశించము మరియు మేము మిమ్మల్ని ఫ్యాక్టరీలోకి అనుమతించము అని చెప్పడము ఈ రకమైన సమ్మెను యజమానులు ఊహించవచ్చు మరియు వారు లోపలికి వెళ్లాలని నిర్ణయించుకోవచ్చు మరియు ఫ్యాక్టరీని మూసివేయవచ్చు మరియు చెప్పండి వారు ఏమైనా చేయగలరు మరియు కొన్నిసార్లు వారి ఉత్పత్తి కార్యకలాపాలను కూడా బ్యాకప్ సదుపాయానికి మార్చవచ్చు కాబట్టి మీకు తెలిసినవన్నీ కొన్నిసార్లు మీరు కలిగి వున్న వస్తువులు చెడిపోయి ఉండవచ్చు అవి నాశనం కావచ్చు అది మీకు తెలుసు మీకు అవి అపారమైన ఆర్థిక నష్టం కలిగించవచ్చు కాబట్టి ఉద్యోగులు అలా చేయడానికి ముందే మీరు మీ ఫ్యాక్టరీని మూసివేసే అవకాశం ఉంది మరియు మీరు వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు ఒప్పంద పరిపాలనలో కార్యాలయంలో కార్మిక ఒప్పందం యొక్క వర్తింపు మరియు అమలు ఉంటుంది కాబట్టి మీకు కార్మిక ఒప్పందం ఉంది మరియు ఈ విధంగా ఒప్పందం అమలు చేయబడుతుంది ఫిర్యాదు విధానాలు క్రమబద్ధమైన దశల వారీ విధానాలు కార్మిక ఒప్పందం యొక్క వివరణకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి మేము దీని గురించి మరొక ఉపన్యాసంలో మాట్లాడుతాము ఒప్పంద పరిపాలన యొక్క కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే ఇది ఉద్యోగికి ఉద్యోగికి ప్రాతినిధ్యం వహించే అంకితమైన న్యాయవాదిని నిర్వాహకులకు అందిస్తుంది ఈ రకమైన ఉద్యోగిని యూనియన్ కార్యకర్త అని పిలుస్తారు కాబట్టి యూనియన్ సంస్థ యొక్క అంతర్భాగమని మేము గుర్తించాము మరియు యూనియన్లను వారి కోణం నుండి రక్షించడానికి మేము ఒక న్యాయవాదిని అందిస్తాము యూనియన్ అంత డబ్బు కలిగి ఉండకపోవచ్చు సంస్థగా మాకు ఎక్కువ వనరులు ఉన్నాయి కాబట్టి సంస్థగా మీరు ఉద్యోగులకు తమను తాము రక్షించుకునే అవకాశాన్ని ఇస్తారు మధ్యవర్తిత్వం అనేది ఒక పాక్షిక న్యాయ ప్రక్రియ ఇది రెండు పార్టీలకు కట్టుబడి ఉంటుంది మధ్యవర్తి తటస్థ వ్యక్తి బయటి నుండి ఎంపిక చేయబడతారు ఇది బయట నుంచే ఉండకూడదు ఇది బయట నుండి ఉండాలి క్షమించండి ఈ స్పెల్లింగ్ పొరపాటుకు సంస్థ వెలుపల నుండి ఎంపిక చేయబడింది మరియు యూనియన్ మరియు నిర్వాహకులు ఇరువురి ద్వారా పరిహారం ఇవ్వబడుతుంది కాబట్టి మీరు యూనియన్ కార్యకర్త వద్దు అని మీరు అంటున్నారు మీరు యూనియన్ కార్యకర్తకు చెల్లిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యక్తి మన దృష్టికోణం నుండి ప్రాతినిధ్యం వహించవచ్చు ప్రాతినిధ్యంవహించక పోవచ్చు మధ్యవర్తి తటస్థ వ్యక్తి రెండు వైపుల నుండి మధ్యవర్తి ప్రయోజనాలు పొందుతాడు కాబట్టి మేము ఇద్దరం యూనియన్ మరియు సంస్థ మధ్యవర్తిపై సమాన నియంత్రణ లేదా సమాన శక్తిని కలిగి ఉన్నాము మీ ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకోవటానికి మధ్యవర్తిని సమానంగా నమ్మండి సరే మరియు మధ్యవర్తిత్వం ఇది పాక్షిక న్యాయ ప్రక్రియ ఇది రెండు పార్టీలను బందీలను చేస్తుంది పాక్షిక న్యాయ ప్రక్రియ అంటే ఇది నిజంగా న్యాయ లేదా చట్టపరమైనది కాదు కానీ ఇది ఏదో ఒకవిధంగా మీకు తెలుసా ఇది దాదాపు న్యాయపరమైనది ఫిర్యాదు విధానంలో దశలు మేము మాట్లాడేటప్పుడు ఫిర్యాదు విధానం ఫిర్యాదు విధానం ఎలా నిర్వహించబడుతుంది ఉద్యోగి యూనియన్ కార్యకర్త మరియు తక్షణ పర్యవేక్షకుడు అతని లేదా ఆమె మనోవేదన గురించి మౌఖికంగా చెబుతాడు కాబట్టి మీరు మీ పర్యవేక్షకుడిని సంప్రదించండి పర్యవేక్షకుడు దాని గురించి ఏమీ చేయలేకపోవచ్చు మరియు అప్పుడు ఆ ఉద్యోగి సంస్థలో యూనియన్ కార్యకర్త మరియు తక్షణ పర్యవేక్షకుడికి ఫిర్యాదును లిఖితపూర్వకంగా ఇస్తాడు కాబట్టి మీరు మొదట మీ ఉన్నతాధికారులతో మౌఖికంగా మాట్లాడండి అప్పుడు మీరు ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా సంస్థలోని ప్రజలకు ఇస్తారు ఇంకా చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు దీనిని పర్యవేక్షిస్తున్న యూనియన్ కార్యకర్తకు చూపిస్తారు మరియు ఇప్పటికీ అది పరిష్కరించబడలేదు అంటే అప్పుడు మీరు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయిస్తారు మనోవేదనల రకాలు మీకు ఒప్పంద వివరణ లో అస్పష్టత కారణంగా మనోవేదన ఉంటే అది కార్మిక ఒప్పందం యొక్క భాషలో మరియు ఏదైనా అసౌకర్యానికి కారణం ఈ అస్పష్టత అయి ఉండవచ్చు ఒప్పంద వ్యాఖ్యానం అంటే ఏదో ఒకవిధంగా ఒప్పందం అస్పష్టంగా ఉంటుంది ఇది చాలా క్లిష్టమైన భాషలో వ్రాయబడింది మరియు ఒప్పందం యొక్క నిబంధనలు మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి మీరు ఫిర్యాదును దాఖలు చేస్తారు ఉద్యోగుల క్రమశిక్షణ కారణంగా మనోవేదన అంటే ఉద్యోగి యొక్క క్రమశిక్షణ రాహిత్యం గ్రహించడానికి తగిన ప్రక్రియను ఉపయోగించడం కాబట్టి ఒక ఉద్యోగి క్రమశిక్షణ లేనివాడు అంటే మీకు తెలియదు ఒక ఉద్యోగి అతని నుండి ఆశించిన పద్ధతిలో ప్రవర్తించలేదు మరియు ఆ ఉద్యోగిపై చర్య తీసుకోబడింది అప్పుడు ఇది ఒక ఫిర్యాదుగా ఇంకా ముందుకు వెళ్ళవచ్చు యూనియన్ ఫిర్యాదు విధానాల యొక్క ప్రయోజనాలు మొదటి ప్రయోజనం ఏమిటంటే ఇది యూనియన్ ఉద్యోగులను ఏకపక్ష నిర్వహణ నిర్ణయాల నుండి రక్షిస్తుంది ఇది సంస్థాగత న్యాయం కోసం యంత్రాంగం యూనియన్ ఫిర్యాదు విధివిధానాలు అంటే మీకు తెలుసా అవి యూనియన్కు వారికి రావాల్సినది పొందడానికి సహాయపడతాయి ఫిర్యాదు విధానాలు త్వరితమైన మరియు సమర్ధవంతమైన నిర్వహణకు సహాయపడతాయి కోర్టులలో ముగిసే లేదా పని ఆగి పోయే విభేదాలను పరిష్కరించండి ఫిర్యాదు విధానాలు నిర్వాహకులకు సహాయం చేస్తాయి మీకు తెలుసు మీకు ఫిర్యాదు విధానాలు ఉన్నాయి మరియు అవి ప్రామాణిక విధానాలు అవి విభేదాలను పరిష్కరించడానికి సహాయపడతాయి నిర్వాహకులు ఫిర్యాదు విధానాలను ఉద్యోగాలను పర్యవేక్షించడానికి మరియు సరిదిద్దడానికి లేదా కంపెనీ విధానాలతో ఉద్యోగుల అసంతృప్తి యొక్క మూలాలను గుర్తించి పైకి సమాచార మార్పిడి కోసం ఉపయోగించవచ్చు హెచ్ ఆర్ ఎం పై యూనియన్ల ప్రభావం యూనియన్లు హెచ్ ఆర్ ఎం ను ఎలా ప్రభావితం చేస్తాయి ఇది ఉద్యోగుల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది ఇది ఉద్యోగుల పరిహారాన్ని ప్రభావితం చేస్తుంది ఇది ఉద్యోగుల సంబంధాలను ప్రభావితం చేస్తుంది చాలా ధన్యవాదాలు అంతే నేను మీ కోసం చెప్పదలచినది నా మాట విన్నందుకు చాలా ధన్యవాదాలు మనం తదుపరి ఉపన్యాసంలో అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణను గురించి మాట్లాడదాము